హలో మైక్రోస్ట్రిప్ యాంటెన్నాలపై నేటి ఉపన్యాసానికి స్వాగతం ఈ చిత్రము రెక్టాంగులర్ మైక్రోస్ట్రిప్ యాంటెన్నాను చూపిస్తుంది కాబట్టి మనకు ఇక్కడ ఒక గ్రౌండ్ ప్లేన్ ఉంది అప్పుడు ఒక సబ్స్ట్రేట్ ఉంది మరియు సబ్స్ట్రేట్ పైన మనకు దీర్ఘచతురస్రాకార పాచ్ ఉంది దీనిని మీరు చూసినట్లయితే ఇది పవర్ డివైడర్లుకప్లర్లు మరియు ఫిల్టర్లు ఇంతకుముందు మనము చర్చించిన చాలా సర్క్యూట్లతో పోలిక ఉన్నట్లు మీరు గమనిస్తారు ఇప్పుడు మైక్రోవేవ్ సర్క్యూట్ల విషయములో మనము ఏమి చేయాలి పిసిబిలోనే పాయింట్ a నుండి b వరకు సిగ్నల్ పంపడానికి మనము ప్రయత్నిస్తాము ఆ ప్రత్యేక సందర్భంలో ఎటువంటి రేడియేషన్ జరగకూడదని మనము కోరుకుంటున్నాము అయితే మైక్రోస్ట్రిప్ యాంటెన్నా విషయంలో ఈ ప్యాచ్ ఫ్రీ స్పేస్ లో రేడియేట్ చేయాలని మనము కోరుకుంటున్నాము కాబట్టి మనము దీన్ని ఎలా సాధించగలం మనం చేయవలసిన విషయాలు 2 ఉన్నాయి కాబట్టి ఒక మైక్రోస్ట్రిప్ సర్క్యూట్ ఒక మంచి మైక్రోస్ట్రిప్ యాంటెన్నా లా ప్రవర్తిస్తుంది మరియు ఈ 2 విషయాలు మనము r విలువ ఎంచుకోవడానికి ప్రయత్నించండి r విలువ చాలా తక్కువగా r విలువ సాధ్యమైనంత తక్కువగా మరియు సాధ్యమైనంత ఎక్కువగా సబ్స్ట్రేట్ యొక్క మందాన్ని ఎంచుకోవాలి అంటే దాని అర్ధము సబ్స్ట్రేట్ చాలా లావుపాటిది అని కాదు దానికి ఒక పరిమితి ఉంది λ0 ఎల్లప్పుడూ 0 06 కంటే తక్కువగా ఉండాలి ఇప్పుడు మీరు చూడగలిగినట్లుగా ఇది చాలా సులభమైన జామెట్రీ కాబట్టి దీనితో చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఇది తేలికపాటిది తక్కువ ప్రొఫైల్ ప్లానార్ కాన్ఫిగరేషన్ను కలిగి ఉంటుంది మరియు మిస్సైల్ హెలికాప్టర్ ప్లేన్ శాటిలైట్ మరియు మొదలైన వాటిని హోస్ట్ బాడీ గా ఉపయోగించటానికి ఇది కన్ఫార్మల్గా ఉంటుంది ఇది పిసిబి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తుంది కాబట్టి ఫాబ్రికేషన్ ఖర్చు చాలా తక్కువ మరియు చాలా సులభముగా పెద్ద మొత్తములో ఉత్పత్తి కూడా చేయవచ్చు లీనియర్ మరియు సర్కులర్ పొలారిటీలు రెండూ కూడా సాధ్యమే తరువాత సందర్భాలలో కొన్నింటిని నేను మీకు చూపుతాము ఫీడ్ లైన్లతో పాటుగా మ్యాచింగ్ నెట్వర్క్ను యాంటెన్నా స్ట్రక్చర్తో సులభంగా విలీనం చేయవచ్చు మైక్రోస్ట్రిప్ యాంటెన్నా అర్రే యొక్క ఉదాహరణను నేను మీకు చూపించబోతున్నాను ఇక్కడ ఫీడ్ లైన్లు మరియు మ్యాచింగ్ నెట్వర్క్ రెండూ ఒకే ఉపరితలంపై కలిసిపోతాయి అయినప్పటికీ మైక్రోస్ట్రిప్ యాంటెన్నాలకు కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి ప్రధాన ప్రతికూలత ఒకటి నారో బ్యాండ్విడ్త్ మైక్రోస్ట్రిప్ యాంటెన్నా యొక్క సాధారణ బ్యాండ్విడ్త్ 1 నుండి 5 ఆర్డర్ లో ఉంటుంది అయితే మైక్రోస్ట్రిప్ యాంటెన్నా యొక్క బ్యాండ్విడ్త్ను ఎలా పెంచాలి అన్న టెక్నిక్లను మీకు చూపించబోతున్నాను సాధారణంగా దీనిని పిసిబిలో ఫ్యాబ్రికేట్ చేసిన తరువాత ఇది తక్కువ విద్యుత్ నిర్వహణ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది కాబట్టి ఇది చాలా హై పవర్ ని నిర్వహించదు కానీ మళ్ళీ నేను మీకు 1 ఉదాహరణను చూపించబోతున్నాను ఇది చాలా హై పవర్ ని నిర్వహించగలదు గెయిన్ పై ప్రాక్టికల్ పరిమితులు ఉన్నాయి కాబట్టి 1 సుమారు 30 dBi లేదా అంతకంటే ఎక్కువ గెయిన్ పొందవచ్చు ఎక్కువ గెయిన్ కోసం పారాబొలిక్ డిష్ యాంటెన్నాను ఉపయోగించడం మంచిది నేను 2 ఉపన్యాసాల తర్వాత కవర్ చేయబోతున్నాను ఇప్పుడు తక్కువ పౌనఃపున్యము ల వద్ద మైక్రోస్ట్రిప్ యాంటెన్నా యొక్క పరిమాణం చాలా ఎక్కువ మీరు యాంటెన్నా ని ఫ్యాబ్రికేట్ చేస్తుంటే మీరు 100 MHz అని చెప్పండి వేవ్ లెంగ్త్ ఎంత ఉండవచ్చు 3 మీటర్లు ఉంది మరియు మనము λ2 యాంటెన్నా ని ఫ్యాబ్రికేట్ చేస్తే చాలా పెద్ద యాంటెన్నా అవుతుంది అయితే నేను మీకు కొన్ని కాన్ఫిగరేషన్లను చూపించబోతున్నాను ఇక్కడ మనము మైక్రోస్ట్రిప్ యాంటెన్నా యొక్క పరిమాణాన్ని తగ్గించగలము కాబట్టి మైక్రోస్ట్రిప్ యాంటెన్నా అనేక అనువర్తనాలను చాలా ప్రయోజనాలు కనుగొనవచ్చు కాబట్టి వీటిని పేజర్లలో ఉపయోగించారు ఇప్పుడు పేజర్లు లేఉ కాని ఇది మొబైల్ ఫోన్లలో ఉపయోగించబడుతుంది మైక్రోస్ట్రిప్ యాంటెన్నాలు డాప్లర్ మరియు ఇతర రాడార్లలో ఇతర అనువర్తనాలలో ఉపయోగించబడతాయి శాటిలైట్ కమ్యూనికేషన్ మిస్సైల్ గైడెన్స్ సిస్టమ్స్ కాంప్లెక్స్ యాంటెన్నాలు మరియు బయోమెడికల్ రేడియేటర్ లలో కూడా ఫీడ్ ఎలిమెంట్ లు గా ఉపయోగపడతాయి ఈ విధముగా మైక్రోస్ట్రిప్ యాంటెన్నా యొక్క ఇతర అనువర్తనాలు అనేకం ఉన్నాయి కాబట్టి దీర్ఘచతురస్రాకార మైక్రోస్ట్రిప్ యాంటెన్నా యొక్క కాన్ఫిగరేషన్ను మాత్రమే మీకు చూపించాను ఏదేమైనా చాలా భిన్నమైన ఆకారాలు ఉన్నాయి ఇవి లిటరేచర్ లో నివేదించబడ్డాయి కాబట్టి ఇవి చదరపు వృత్తాకార త్రిభుజాకార అర్ధ వృత్తాకార యాన్యులర్ రింగ్ స్క్వేర్ రింగ్ పెంటగాన్ హెక్సాగన్ వంటి ఆకారాలు కూడా ఉన్నాయి కానీ ఈ రోజు నా ఉపన్యాసంలో ప్రధానంగా నేను దీర్ఘచతురస్రాకార మైక్రోస్ట్రిప్ యాంటెన్నాపై దృష్టి పెట్టబోతున్నాను కాబట్టి మైక్రోస్ట్రిప్ యాంటెన్నా యొక్క రేజోనెన్స్ ఫ్రీక్వెన్సీని ఎలా కనుగొనవచ్చో చూద్దాం కాబట్టి ఇక్కడ మనకు దీర్ఘచతురస్రాకార పాచ్ ఉంది దీని పొడవు L వెడల్పు W ఇది నేను ఇక్కడ చుక్కలతో లైన్ ని చూపించానని మీరు చూడవచ్చు వాస్తవానికి Le ప్రభావవంతమైన పొడవును సూచిస్తుంది We ప్రభావవంతమైన వెడల్పు కాబట్టి ఈ ప్రభావవంతమైన పొడవు చిత్రంలోకి ఎలా వస్తోంది కాబట్టి ఇప్పుడే గుర్తుకు తెచ్చుకోండి మైక్రోస్ట్రిప్ ప్యాచ్ ఉందని నేను మీకు చూపించాను ఇది గ్రౌండ్ ప్లేన్ పైన ఉంది కాబట్టి ఎడ్జ్ నుండి ఫ్రింజింగ్ ఫీల్డ్స్ ఉంటాయి కాబట్టి ఈ ఫ్రింజింగ్ ఫీల్డ్స్ అదనపు కెపాసిటెన్స్కు కారణమవుతాయి పొడవును బాహ్యంగా విస్తరించడం ద్వారా అదనపు కెపాసిటెన్స్ను భర్తీ చేయవచ్చు కాబట్టి ఇక్కడ నేను మీకు అదే చూపించబోతున్నాను LeL2∆ L ఇక్కడ ∆ L అనేది 1 దిశలో ∆ L పొడిగింపు మరొక దిశలో పొడిగింపు ఇప్పుడు ప్రాథమిక TM10 మోడ్ TM10 మోడ్ అంటే ఏమిటి సరే 1 వాస్తవానికి 1 హాఫ్ వేవ్ లెంగ్త్ సగం పొడవు వైపు వైవిధ్యం ఉందని సూచిస్తుంది నేను ఈ విషయాలను తదుపరి స్లయిడ్లో మీకు మరింత వివరంగా చూపించబోతున్నాను కాని 0 అనేది వెడల్పుతో ఏ విధమైన తేడాలు ఉండవని సూచిస్తుంది కాబట్టి ఇప్పుడు డైపోల్ యాంటెన్నాను గుర్తుకు తెచ్చుకోండి డైపోల్ యాంటెన్నా యొక్క ప్రభావవంతమైన పొడవు ఎంత λ2 కాబట్టి ఇక్కడ దీర్ఘచతురస్రాకార ప్యాచ్ యొక్క ప్రభావవంతమైన పొడవు Le λ2 కానీ అది ఒక సబ్స్టేట్ పై ముద్రించిన λ ఉంది λ λ0 √εe కాబట్టి ఎందుకు εe మరియు εr ఎందుకు లేదు దీనికి కారణం చాలా ఫీల్డ్ సబ్స్టేట్ లోనే పరిమితం చేయబడుతుంది కాని ఫీల్డ్ లో కొంత భాగం గాలిలో వెళుతుంది కాబట్టి గాలిలోని ఫీల్డ్ ని లెక్కించడానికి మనము సమర్థవంతమైన డై ఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ని ఉపయోగిస్తాము కాబట్టి ఇక్కడ కాబట్టి మనం ఇప్పుడు λ0 cf0 విలువను ప్రతిక్షేపిస్తే ఇక్కడ c అనేది కాంతి వేగం కాబట్టి మనం కొరకు f0 ఎక్ష్ప్రెషన్ ని వ్రాయగలము అది cf0 అని గమనించండి కాబట్టి f0 c 2 Le √ εe కాబట్టి Le L2Δ L ద్వారా ఇవ్వబడుతుంది మరియు ఆ విలువ Δ L ≅h√εe εe యొక్క ఎక్ష్ప్రెషన్ ని తరువాత చూపగలను కానీ ప్రస్తుతం TM10 మోడ్ కోసం క్యారెక్టరైజేషన్ చూద్దాం కాబట్టి TM10 మోడ్ కోసం నేను చెప్పినట్లుగా పొడవు ఒక సగం వేవ్ లెంగ్త్ వైవిధ్యం కలిగి ఉంటుంది ఇప్పుడు ఇది వోల్టేజ్ డిస్ట్రీబ్యూషన్ అని మీరు చూడవచ్చు ఇది కరెంట్ డిస్ట్రీబ్యూషన్ దానికి కారణం ఇది ఓపెన్ ఎండ్ ఓపెన్ ఎండ్ కరెంట్ 0 కి సమానంగా ఉంటుంది ఇది మాగ్జిమాకు వెళ్లి 0 కి తిరిగి వస్తుంది ఎందుకు ఎందుకంటే మొత్తం పొడవుకు λ2 కి సమానం మరియు ఇది ఇక్కడ ఓపెన్ సర్క్యూట్ కాబట్టి వోల్టేజ్ ఇక్కడ మాగ్జిమా ఇది 0 కి వెళుతుంది మరియు తరువాత అది నెగటివ్ మాగ్జిమాకు వెళుతుంది మరియు TM10 మోడ్ కోసం ఫీల్డ్ యూనిఫాం గా ఉండి వెడల్పుతో సమానంగా ఉంటుంది కాబట్టి ఈ వోల్టేజ్ స్థిరంగా ఉంటుంది మరియు వెడల్పు వెంట వోల్టేజ్ స్థిరంగా ఉంటుందని మీరు చూడవచ్చు కాబట్టి ఇప్పుడు ఫ్రీమ్జింగ్ ఫీల్డ్స్ ఎలా మారుతాయో చూద్దాం కాబట్టి ఇక్కడ నుండి మీరు ఫ్రీమ్జింగ్ ఫీల్డ్స్ గ్రౌండ్ బయటికి వెళ్తున్నట్లు చూడవచ్చు కాబట్టి మనము ఇక్కడ ఈ ప్రత్యేక సమయంలో ఫీడ్ ఇస్తున్నాము ఈ వోల్టేజ్ పాజిటివ్ గా ఉందని మనము ఊహిస్తున్నాము కాబట్టి పాజిటివ్ వోల్టేజ్ కి ఫీల్డ్ ఇక్కడ నుండి గ్రౌండ్ కి వెళ్తుంది మరియు మనము పొడవు వైపు కదులుతున్నప్పుడు ఫీల్డ్ తీవ్రత తగ్గుతూ ఉండటం మీరు చూడవచ్చు ఎందుకంటే వ్యాప్తి తగ్గుతూ ఉంటుంది మరియు అప్పుడు దిశ మారుతుంది మరియు ఇప్పుడు ఫీల్డ్ ఇక్కడ ఇలా ఉంటుందని మీరు చూడవచ్చు ఇప్పుడు మీరు ఇక్కడ చాలా ఫీల్డ్ ఈ డైఎలక్ట్రిక్ మీడియం లో పరిమితం చేయబడిందని చూడవచ్చు కాని ఫీల్డ్ యొక్క కొంత భాగం వాస్తవానికి గాలిలో ఉంది మరియు అందువల్ల మనము దీర్ఘచతురస్రాకార మైక్రోస్ట్రిప్ యాంటెన్నాను వర్గీకరించడానికి ఎప్సిలాన్ ఎఫెక్టివ్ అనే పదాన్ని ఉపయోగిస్తాము ఇప్పుడు ఈ ఫీల్డ్ డిస్ట్రిబ్యూషన్ లను 2 భాగాలుగా పరిష్కరించవచ్చు వర్టికల్ గా మరియు హారిజాంటల్ గా ఈ వర్టికల్ భాగం పైకి వెళుతున్నట్లు గా మీరు చూడవచ్చు ఈ వర్టికల్ భాగం క్రిందికి వెళుతోంది కాబట్టి ఈ 2 ఫీల్డ్ బ్రాడ్సైడ్ దిశలో రద్దు అవుతాయి అయితే మీరు ఈ ప్రత్యేకమైన విషయాన్ని పరిశీలిస్తే దీని దిశ కుడి దిశలో ఉంది ఇది ఈ దిశలో వెళుతున్నట్లు మీరు చూడవచ్చు మీరు ఇక్కడ ఈ దిశను పరిశీలిస్తే అది కూడా ఈ ప్రత్యేక దిశలో వెళుతోంది కాబట్టి దీర్ఘచతురస్రాకార మైక్రోస్ట్రిప్ యాంటెన్నా యొక్క విశ్లేషణ ఇక్కడ ఒక స్లాట్ యాంటెన్నా ఉందని ఇక్కడ మరొక స్లాట్ యాంటెన్నా ఉందని ఊహించడం ద్వారా కూడా చేయవచ్చు మరియు ఈ 2 ఫీల్డ్ ల వ్యాప్తి సమానంగా ఉంటుంది కారణం ఇది V ఇది V మరియు రేడియేషన్ ప్యాట్రన్ ని తెలుసుకోవడానికి మనము అర్రే సిద్ధాంతాన్ని అన్వయించవచ్చు కాబట్టి ఒక స్లాట్ యాంటెన్నా గురించి మరొక స్లాట్ యాంటెన్నా గురించి ఆలోచించండి మరియు స్లాట్ ప్యాట్రన్ ని అర్రే ఫ్యాక్టర్ తో గుణించడం ద్వారా మనం మొత్తం నమూనాను తెలుసుకోవచ్చు దీర్ఘచతురస్రాకార మైక్రోస్ట్రిప్ యాంటెన్నాను కూడా ట్రాన్స్మిషన్ మీడియం గా రూపొందించవచ్చు దీర్ఘచతురస్రాకార మైక్రోస్ట్రిప్ యాంటెన్నా యొక్క ప్రాథమిక మోడ్ను ట్రాన్స్మిషన్ లైన్ గా రూపొందించవచ్చు దీనికి కారణం వెడల్పుతో పాటు ఫీల్డ్ వెరీయేషన్ లేదు కాబట్టి ఈ పొడవు సుమారు λ2 కాబట్టి కెపాసిటెన్స్తో సమాంతరంగా మనకు రేడియేషన్ రెసిస్టెన్స్ ఉంది ఇది ఏమీ కాదు కానీ ఫ్రీన్జింగ్ ఫీల్డ్ కెపాసిటెన్స్ను చేస్తుంది ఇది ఇక్కడ ఈ ప్రత్యేకమైన స్లాట్కు అనుగుణమైన రేడియేషన్ రెసిస్టెన్స్ ఆపై ఈ వైపు మరొకటి ఉంది కాబట్టి ఇప్పుడు మనం దీర్ఘచతురస్రాకార మైక్రోస్ట్రిప్ యాంటెన్నాను ఎలా రూపొందించవచ్చో చూద్దాం కాబట్టి సాధారణంగా మాట్లాడే డిజైన్ సమస్య ఏమిటంటే ఫ్రీక్వెన్సీ మనకు ఇవ్వబడుతుంది మరియు కావలసిన బ్యాండ్విడ్త్ మనకు ఇవ్వబడుతుంది మరియు తరువాత మనం దీర్ఘచతురస్రాకార ప్యాచ్ యొక్క పొడవు మరియు వెడల్పును రూపొందించాలి కాని మనం చేసే ముందు తగిన సబ్స్ట్రేట్ పారామితులను ఎన్నుకోవాలి తరువాత నేను మీకు చూపించబోతున్నాను ఈ తగిన సబ్స్ట్రేట్ పరామితిని ఎలా ఎంచుకోవాలో కాని మనం సబ్స్ట్రేట్ పారామితులనుగా εr మరియు h లను ఎంచుకున్నామని అనుకుందాం అప్పుడు మొదటి దశ వెడల్పును లెక్కించడం కాబట్టి ఇక్కడ ఈ ప్రత్యేక వ్యక్తీకరణను ఉపయోగించి వెడల్పును లెక్కించవచ్చు ఇప్పుడు ఈ ప్రత్యేక సందర్భంలో నేను ప్రస్తావించాలనుకుంటున్నాను మీరు చిన్న లేదా పెద్ద W తీసుకోవచ్చు అప్పుడు ఈప్రత్యేక వ్యక్తీకరణను ఉపయోగించడం ద్వారా పొందిన W అవసరం ఏమిటి కాబట్టి మీరు పెద్ద W తీసుకుంటే బ్యాండ్విడ్త్ అలాగే గెయిన్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి బ్యాండ్విడ్త్ W కి అనులోమానుపాతంలో ఉంటుంది మరియు గెయిన్ W కి అనులోమానుపాతంలో ఉంటుంది ఎందుకు గెయిన్ పెరుగుతుంది ఎందుకంటే మొత్తం ఎపర్చరు పెరిగింది బ్యాండ్విడ్త్ ఎందుకు పెరుగుతోంది దానికి కారణం W పెరుగుతున్న కొద్దీ ఫ్రీన్జింగ్ ఫీల్డ్స్ పెరుగుతాయి ఫ్రీన్జింగ్ ఫీల్డ్స్ పెరిగితే అంటే ఎక్కువ రేడియేషన్ ఉంటుంది మరియు అందువల్ల Q తక్కువగా ఉంటుంది మరియు Q తక్కువైతే బ్యాండ్విడ్త్ ఎక్కువగా ఉంటుంది ఎప్సిలాన్ ప్రభావవంతమైనది εe ని ఈ ప్రత్యేకమైన అనుభావిక సూత్రాన్ని ఉపయోగించి లెక్కించవచ్చు అనేక విభిన్న సూత్రాలు ఉన్నాయి కానీ దీర్ఘచతురస్రాకార మైక్రోస్ట్రిప్ యాంటెన్నా రూపకల్పనకు ఈ సూత్రం బాగా సరిపోతుందని నేను కనుగొన్నాను εe సబ్స్ట్రేట్ పారామితుల యొక్క ఎంచుకున్న విలువ εr మరియు h కోసం లెక్కించవచ్చు మరియు మీరు ఎంచుకున్న W విలువ ఏమైనా ఇక్కడ ప్రతిక్షేపిస్తే మరియు ఇచ్చిన విలువల కోసం మనము Le యొక్క ఫ్రీక్వెన్సీ విలువను తెలుసుకోవచ్చు మరియు మనము Le యొక్క విలువను తెలుసుకున్న తర్వాత L యొక్క విలువను లెక్కించాలి తరువాత నేను ఇప్పటికే ∆L కోసం ఎక్స్ప్రెషన్ ను ఇచ్చాను అప్పుడు ఫీడ్ పాయింట్ స్థానం ఎలా ఉండాలో తదుపరి పాయింట్ వస్తుంది కాబట్టి L6 నుండి L4 మధ్య ఫీడ్ పాయింట్ x ను ఎంచుకునే ఒక సాధారణ నియమాన్ని నేను మీకు ఇస్తున్నాను సాధారణంగా మనము న్యారో బ్యాండ్విడ్త్ యాంటెన్నా కోసం L6 మరియు బ్రాడ్బ్యాండ్ యాంటెన్నా కోసం L4 ను ఎంచుకుంటాము కాబట్టి డిజైన్ ఉదాహరణ తీసుకుందాం కాబట్టి నేను వై ఫై అప్లికేషన్ యొక్క ప్రాక్టికల్ డిజైన్ ఉదాహరణను తీసుకుంటున్నాను ఇప్పుడు వై ఫై 2 4 నుండి 2 483 GHz వరకు ఫ్రీక్వెన్సీ పరిధి నుండి పనిచేస్తుంది కాబట్టి మనము కొన్ని సబ్స్ట్రేట్ పారామితులను ఎంచుకుంటాము εr 2 ఇప్పుడు మనము ఈ పారామితులను ఎందుకు ఎంచుకున్నామని మీరు ఆశ్చర్యపోవచ్చు వాస్తవానికి ఈ ప్రత్యేకమైన అనువర్తనం యొక్క వాంఛనీయ పారామితులు మాత్రమే కాదని నేను ముందే మీకు చెప్తాను కాని కొన్నిసార్లు మనము తప్పులు చేస్తే మనము బాగా నేర్చుకుంటామని మీకు తెలుసు అప్పుడు నేను కొన్ని సబ్స్ట్రేట్ పారామితులను తీసుకుంటాను మనం ఏమి పొందుతామో చూద్దాము అప్పుడు డిజైన్ను ఎలా మెరుగుపరచాలో నేను మీకు చెప్తాను కాబట్టి మొదటి దశ W విలువను ను లెక్కించడం నేను మునుపటి స్లైడ్లో ఎక్స్ప్రెషన్ ఇచ్చాను కాబట్టి C 3 1010 ఇది సెంటీమీటర్లో ఉంది మీటర్లో కాదు ఇది మీటర్లో అయితే 3 108 అవుతుంది కాబట్టి కాబట్టి మనము W 4 7 సెం W యొక్క ఈ విలువ కోసం మనం ఇప్పుడు εe యొక్క విలువను కనుగొనవచ్చు ఈ విలువ εr విలువ కంటే కొద్దిగా తక్కువగా ఉందని మీరు చూడవచ్చు కాబట్టి ఇప్పుడు మనము Le యొక్క విలువను కనుగొనవచ్చు కాబట్టి L 3 9 సెం

కాబట్టి ఇప్పుడు మనము ఈ విలువలను తీసుకొని సిమ్యులేషన్ చేయబోతున్నాము ఇప్పుడు మనము L 3 9 సెం మీ W 4 7 సెం యొక్క ఈ డిజైన్ విలువలను తీసుకుంటాము మరియు నేను చెప్పినట్లుగా L6 నుండి L4 మధ్య x విలువను తీసుకుంటాము కాబట్టి L 3 కాబట్టి మనము x 0 మరియు ఇవి సబ్స్ట్రేట్ పరామితి కాబట్టి IE3D సాఫ్ట్వేర్ను ఉపయోగించి సిమ్యులేషన్ చేస్తాము కాబట్టి మీరు ఇక్కడ చూడవచ్చు ఇది ఇన్పుట్ ఇంపిడెన్స్ ప్లాట్ మరియు ఇది రిఫ్లెక్షన్ కోఎఫిషిఎంట్ ప్లాట్ చూడగానే f 2414 GHz ఈ ఫ్రీక్వెన్సీ మనము డిజైన్ చేసినదానికంటే కొద్దిగా భిన్నంగా ఉందని మీరు చూడవచ్చు ఇప్పుడు S11 10 dB బ్యాండ్విడ్త్ ఏమిటో చూద్దాం 2 395 నుండి 2 435 GHz వరకు ఉంటుంది ఇది 40 MHz కు సమానం వాస్తవానికి మనకు కావలసిన బ్యాండ్విడ్త్ 40 MHz కంటే ఎక్కువ కాబట్టి ఇప్పుడు ఏమి చేయాలో చూద్దాం కాబట్టి మొదట విశ్లేషణతో ప్రారంభించండి కాబట్టి మనము ఈ యాంటెన్నాను f0 2 4415 కోసం రూపొందించాము అయితే సిమ్యులేటెడ్ విలువ 2 414 GHz గా వస్తుంది అంటే పర్సేంటేజ్ ఎర్రర్ 1 నిజానికి మీరు ఇచ్చిన సాధారణ డిజైన్ సమీకరణానికి ఎర్రర్ దాదాపు 1 అయితే ఇది చాలా మంచి స్టార్టింగ్ పాయింట్ ఇప్పుడు యాంటెన్నా డిజైన్ ను మెరుగుపరచడానికి మీరు చేయాల్సిందల్లా ఈ ప్రత్యేకమైన విషయం f1 L1 f2L2 ని ఉపయోగించడం కాబట్టి ఉదాహరణకు ఈ ప్రత్యేక సందర్భంలో మనము పొడవు 3 9 గా తీసుకున్నాము 9 సెం మనం ఇక్కడ పొందినది 2 కాబట్టి ఇక్కడ 2 414 ని ఉంచండి ఆపై కావలసిన ఫ్రీక్వెన్సీ ఏమిటి అది 2 4415 L2 విలువను లెక్కించండి సిమ్యులేట్ చేయడానికి ఈ విలువను ఉపయోగించండి ఇప్పుడు మీరు దాదాపు ఖచ్చితమైన ఫలితాన్ని పొందుతారు ఇప్పుడు వచ్చే భాగం యొక్క బ్యాండ్విడ్త్ తక్కువ కాబట్టి బ్యాండ్విడ్త్ తక్కువగా ఉంటే మనం ఏమి చేయాలి దానికి పరిష్కారం ఎత్తును పెంచటం కాబట్టి బ్యాండ్విడ్త్ సబ్స్ట్రేట్ మందానికి అనులోమానుపాతంలో ఉంటుంది కాబట్టి మీరు సబ్స్ట్రేట్ మందాన్ని రెట్టింపు చేస్తే బ్యాండ్విడ్త్ కూడా దాదాపు 2 రెట్లు పెరుగుతుంది మరియు మీరు h ని పెంచుకుంటే మీరు L యొక్క విలువను కొద్దిగా తగ్గించుకోవాలి ఎందుకంటే మీరు h అంచులను పెంచుకుంటే పెరుగుతుంది అంటే డెల్టా L పెరుగుతుంది కాబట్టి L విలువను కొద్దిగా తగ్గించాలి కాబట్టి సబ్స్ట్రేట్ పరామితిని ఎలా సరిగ్గా ఎంచుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను కాబట్టి ఇక్కడ ప్లాట్ సబ్స్ట్రేట్ మందం x యాక్సిస్ పై ప్లాట్ చేయబడింది ఈ యాక్సిస్ యాంటెన్నా యొక్క సామర్థ్యాన్ని చూపిస్తుంది మరియు ఈ యాక్సిస్ యాంటెన్నా యొక్క బ్యాండ్విడ్త్ను చూపుతుంది అందువలన ప్లాట్లు వివిధ εr విలువలకు ఇది εr 2 2 కోసం ఇది εr 10 కోసం కాబట్టి సబ్స్ట్రేట్ మందం పెరిగేకొద్దీ ఈ ప్రత్యేక సందర్భంలో బ్యాండ్విడ్త్ పెరుగుతూనే ఉంటుందని మీరు చూస్తారు మరియు బ్యాండ్విడ్త్ ఈ సందర్భంలో పెరుగుతూ ఉంటే εr 10 బ్యాండ్విడ్త్తో పోల్చినప్పుడు εr 2 2 బ్యాండ్విడ్త్ ఎక్కువగా ఉండటం గమనిస్తారు అయితే సామర్థ్యానికి ఏమి జరుగుతుందో చూద్దాం మనము సబ్స్ట్రేట్ మందాన్ని పెంచుతూనే ఉన్నాము సామర్థ్యం తగ్గుతున్నట్లు మీరు చూడవచ్చు మరియు εr 10 వద్ద సామర్థ్యం చాలా తక్కువగా ఉన్నది కాబట్టి మీరు దయచేసి చాలా అధిక విలువ గల εr ని వాడవద్దు అని నేను మీకు చెపుతాను దీర్ఘచతురస్రాకార మైక్రోస్ట్రిప్ యాంటెన్నా లేదా ఏదైనా మైక్రోస్ట్రిప్ యాంటెన్నా డిజైన్ కోసం సాధారణంగా తక్కువ విలువ గల εr నిఎంచుకోండి కాబట్టి మీరు ఉత్తమ బ్యాండ్విడ్త్ అలాగే మంచి సామర్ధ్యాన్ని పొందవచ్చు εr 1 గా తీసుకోండి అని నేను మీకు చెబితే మీరు ఈ ఫలితాన్ని ఎక్స్ట్రాపోలేట్ చేయడం గురించి ఆలోచించవచ్చు కాబట్టి εr 1 కోసం ఈ కర్వ్ ఇలాంటిదే అవుతుంది కాబట్టి అంటే మీరు ఈ విధంగా వెళ్ళడానికి బదులుగా మెరుగైన బ్యాండ్విడ్త్ మరియు సామర్థ్య కర్వ్ ను పొందవచ్చు సామర్థ్య కర్వ్ దాదాపుగా ఇలా ఉంటుంది కాబట్టి εr యొక్క విలువను తక్కువగా ఎంచుకోవడం ద్వారా మీరు మంచి బ్యాండ్విడ్త్ అలాగే మంచి సామర్థ్యం పొందవచ్చు సాధారణంగా బ్యాండ్విడ్త్ 5 నుండి 10 ఆర్డర్ అని మీరు చూడవచ్చు మీరు ఇక్కడ చూడగలిగినప్పటికీ బ్యాండ్విడ్త్ 15 కానీ ఈ ప్రత్యేక సందర్భానికి అనుగుణంగా సామర్థ్యం చాలా తక్కువగా ఉంటుందని మీరు చూడవచ్చు కాబట్టి మైక్రోస్ట్రిప్ యాంటెన్నా యొక్క బ్యాండ్విడ్త్ చాలా తక్కువగా ఉందని ప్రజలు చెప్పే కారణం అదే కాబట్టి మీరు మెరుగైన సామర్థ్యాన్ని పొందగలుగుతారు కాని తరువాత నేను మీకు చాలా బ్రాడ్బ్యాండ్ యాంటెన్నా కాన్ఫిగరేషన్లను చూపించబోతున్నాను కాబట్టి ఈ పట్టిక డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ యొక్క ప్రభావాన్ని చూపుతుంది కాబట్టి ఇక్కడ εr యొక్క బహుళ కేసులు ఉన్నాయి అవి 9 8 నుండి 4 3 2 551 వరకు ప్రారంభమవుతుంది ఇప్పుడు మనము εr విలువను తగ్గించినప్పుడు పొడవు తదనుగుణంగా పెరుగుతుంది వెడల్పు కూడా తదనుగుణంగా పెరుగుతుంది మనము ఈ పారామితులన్నింటినీ f0 సుమారు గా 3 GHz కోసం రూపొందించాము మరియు εr తగ్గే కొద్దీ బ్యాండ్విడ్త్ పెరుగుతుందని మీరు చూడవచ్చు εr తగ్గడంతో పరిమాణం పెరుగుతుంది కాబట్టి బ్యాండ్విడ్త్ పెరుగుతుంది అలాగే గెయిన్ పెరుగుతుంది గెయిన్ ఎందుకు పెరుగుతోంది ఎందుకంటే మొత్తం ఎపర్చరు పెరిగింది మరియు L మరియు W రెండూ పెరిగాయి ఎందుకంటే εr విలువ తక్కువ కాబట్టి TM10 మోడ్ కోసం దీర్ఘచతురస్రాకార మైక్రోస్ట్రిప్ యాంటెన్నా యొక్క రేడియేషన్ ప్యాట్రన్ ని మీకు చూపిస్తాను కాబట్టి ఇది E ప్లేన్ ప్యాట్రన్ ఇది H ప్లేన్ ప్యాట్రన్ ఇందులో అయోమయము ఏమీ లేదు ఇక్కడ φ 00 ప్లేన్ లో Eθ ఉంది కాబట్టి కాబట్టి ఈ E ప్లేన్ కి పర్పెండిక్యులర్ గా Eφ ఉంటుంది φ 900 ప్లేన్ కాబట్టి ఇది రేడియేషన్ ప్యాట్రన్ లో H ప్లేన్ కి అనుగుణంగా ఉంటుంది ఇక్కడ 2 ప్లాట్లు ఉన్నాయి 1 ప్లాట్ εr 2 32 కోసం మరొక ప్లాట్ εr 9 8 కోసం కాబట్టి εr 9 8 నుండి 2 32 కు తగ్గించబడింది కాబట్టి ఏమి జరిగింది హాఫ్ పవర్ బీమ్విడ్త్ తగ్గింది కాబట్టి ఎందుకు ఎందుకంటే మనము εr విలువను తగ్గిస్తున్నప్పుడు సైజ్ పెరుగుతుంది సైజ్ పెరుగుతుంది అంటే గెయిన్ పెరుగుతుంది మరియు గెయిన్ పెరుగుతుంది అంటే హాఫ్ పవర్ బీమ్విడ్త్ తగ్గుతుంది కాబట్టి మీరు h ప్లేన్ పాట్రన్ కోసం గమనించండి ఇది εr 9 8 కోసం ఇది εr 2 32 కోసం ఇప్పుడు మనము వివిధ బ్రాడ్బ్యాండ్ పద్ధతుల గురించి మాట్లాడుతాము కాబట్టి నేను మాట్లాడబోయే మొదటి టెక్నిక్ గ్యాప్ కపుల్డ్ దీర్ఘచతురస్రాకార మైక్రోస్ట్రిప్ యాంటెన్నా కాన్ఫిగరేషన్ కాబట్టి ఇక్కడ 1 పాచ్ మాత్రమే ఇవ్వబడుతుంది ఇతర పాచెస్ పారాసైటికల్లీ కపుల్డ్ ఈ ప్రత్యేక సందర్భంలో ఈ పాచెస్ దీర్ఘచతురస్రాకార మైక్రోస్ట్రిప్ యాంటెన్నా యొక్క రేడియేటింగ్ అంచుల వెంట కలుపుతారు ఇది కాన్ఫిగరేషన్ ఇక్కడ పారాసైటికల్లీ కపుల్డ్ పాచెస్ ఫెడ్ ప్యాచ్ యొక్క రేడియేటింగ్ కాని అంచుల వెంట ఉంచబడుతుంది ఇక్కడ దీర్ఘచతురస్రాకార మైక్రోస్ట్రిప్ యాంటెన్నా యొక్క 4 అంచుల వెంట 4 పాచెస్ ఉంచబడతాయి ఒక పాచ్ మాత్రమే ఫీడ్ చేయబడింది మరియు మిగతా అన్ని పాచెస్ పారాసైటికల్లీ కపుల్డ్ పాచెస్ అని మీరు చూడవచ్చు కాబట్టి ఫలితాన్ని చూద్దాం కాబట్టి నేను నిజంగా 4 అంచుల గ్యాప్ కపుల్డ్ దీర్ఘచతురస్రాకార మైక్రోస్ట్రిప్ యాంటెన్నా కోసం ఫలితాన్ని చూపించాను నేను ఇక్కడ అన్ని పారామితులను చూపించాను εr h L W 30 mm లేదా మీరు 3 సెం ఫీడ్ పాయింట్ దాదాపు అంచు వద్ద ఉంది ఇది కేంద్రం నుండి 14 మి కాబట్టి రేడియేటింగ్ అంచులతో పాటు పారాసైటికల్లీ కపుల్డ్ పాచెస్ యొక్క కొలతలు ఇవి కాబట్టి రేడియేటింగ్ అంచుల వెంట ఉన్న పారాసైటికల్లీ కపుల్డ్ పాచెస్ రెండూ 27 5 మిమీకి సమానంగా తీసుకుంటారు పాచెస్ మధ్య అంతరం 2 5 mmగా తీసుకోబడుతుంది ఏదేమైనా పారాసైటికల్లీ కపుల్డ్ పాచెస్ యొక్క రేడియేటింగ్ అంచుల పొడవుతో మళ్ళీ సమానంగా తీసుకోబడింది కానీ 25 5 mmకి సమానం ఈ ప్రత్యేక సందర్భంలో అంతరం చాలా తక్కువగా ఉంటుంది దీనికి కారణం రేడియేటింగ్ అంచుల ఫీల్డ్ వెంటయూనిఫాం గా ఉంటుంది అయినప్పటికీ రేడియేటింగ్ కాని అంచుల ఫీల్డ్ లో సైనూసోయిడల్ గా మారుతూ ఉంటుంది ఫీల్డ్ మారుతూ ఉంటుంది కాబట్టి సైనూసోయిడల్ గా కలపడం చాలా బలహీనంగా ఉంటుంది అందువల్ల కప్లింగ్ పెంచడానికి మనం గ్యాప్ని చిన్నది గా తీసుకోవాలి స్మిత్ చార్టులో మీరు 2 లూప్లను ఇక్కడ చూడవచ్చు ఇది తక్కువ పౌనఃపున్యం ఇది అత్యధిక పౌనఃపున్యం ఎందుకంటే పౌనఃపున్యం పెరుగుతుంది ఈ ప్రత్యేక ప్యాచ్ రెజోనేట్ అవుతుంది కాబట్టి ఈ లూప్ పొడవు L1 కు అనుగుణంగా ఉంటుంది మరియు మీరు ఇక్కడ మరొక లూప్ చూడవచ్చు ఈ లూప్ పొడవు L2 కు అనుగుణంగా ఉంటుంది ఇది అధిక పౌనఃపున్యం లో జరుగుతోంది రెండు లూప్ లు VSWR 2 సర్కిల్లో ఉన్నాయని మీరు చూడవచ్చు మరియు మీరు VSWR వర్సెస్ ఫ్రీక్వెన్సీ ప్లాట్ నుండి చూడవచ్చు మరియు ఈ ప్రత్యేక కాన్ఫిగరేషన్ కోసం బ్యాండ్విడ్త్ దాదాపు 18 అని మీరు చెప్పవచ్చు కాబట్టి ఇది 1 2 లేదా 5 కాదని మీరు చూడవచ్చు ఇది చాలా పెద్ద బ్యాండ్విడ్త్ మరియు MHz పరంగా ఇది 569 MHz బ్యాండ్విడ్త్ ఇప్పుడు ఇది మరొక కాన్ఫిగరేషన్ ఇక్కడ పాచెస్ ఎలక్ట్రోమాగ్నెటికల్లీ కప్లుడ్ కాబట్టి దిగువ లేయర్ లో ఒక పాచ్ ఉంది ఇక్కడ మరొక ప్యాచ్ ఉంది ఇది దిగువ ప్యాచ్ పై భాగంలో ఉంచబడుతుంది ఇక్కడ మనము మందపాటి మెటాలిక్ ప్లేట్ను ఉపయోగించాము మరియు ఇక్కడ సెంట్రల్ షూటింగ్ పోస్ట్ను ఉపయోగించడం ద్వారా ఇవి గాలిలో నిలిపివేయబడతాయి మీరు చూడవచ్చు ఈ ప్రత్యేకమైన యాంటెన్నా కాన్ఫిగరేషన్కు ఇది ఫీడ్ పాయింట్ కాబట్టి పరిమాణం ఏమిటో చూద్దాం కాబట్టి L1 15 మనము స్క్వేర్ మైక్రోస్ట్రిప్ యాంటెన్నా తీసుకున్నాము కాబట్టి L1 W1 15 2 సెం మీ అంటే ఇక్కడ ఒక పరిమాణం L2 టాప్ ప్యాచ్ పరిమాణం 12 మీ Δ1 దిగువ ప్యాచ్ యొక్క అంతరం 1 మీ Δ2 టాప్ ప్యాచ్ మరియు దిగువ ప్యాచ్ మధ్య అంతరం ఇది 1 3 సెం మరియు ఈ ప్రత్యేక సందర్భంలో Lg 24 సెం మీ Lg గ్రౌండ్ ప్లేన్ యొక్క పొడవుకు అనుగుణంగా ఉంటుంది కాబట్టి ఇది ఈ ప్రత్యేకమైన యాంటెన్నా యొక్క రేడియేషన్ నమూనా అని మీరు చూడవచ్చు రేడియేషన్ ప్రధానంగా బ్రాడ్ సైడ్ దిశలో ఉందని మరియు వెనుక వైపు చాలా తక్కువ రేడియేషన్ ఉందని మీరు చూడవచ్చు కాబట్టి ఈ విలువ dB పరంగా ఈ విలువను తీసివేసినందున మనం ఫ్రంట్ టు బ్యాక్ రేషియోని నిర్వచించవచ్చు కాబట్టి ఇది సుమారు 15 dB ఇది గెయిన్ వర్సెస్ ఫ్రీక్వెన్సీ ప్లాటు ఈ ప్రత్యేకమైన బ్యాండ్విడ్త్ గెయిన్ దాదాపుగా ఫ్లాట్గా ఉంటుంది ఇది 9 dBi మరియు VSWR ≤ 2 కొరకు కొలిచిన బ్యాండ్విడ్త 872 నుండి 1000 MHz వరకు ఉంటుంది ఇది GSM 900 బ్యాండ్ను 890 నుండి 960 MHz వరకు కవర్ చేస్తుంది ఇప్పుడు కాంపాక్ట్ మైక్రోస్ట్రిప్ యాంటెన్నాను ఎలా గ్రహించవచ్చో చూద్దాం యాంటెన్నా యొక్క తక్కువ పౌనఃపున్య పరిమాణంలో నేను ముందు చెప్పినట్లుగా ఎక్కువగా మారుతుంది కాబట్టి ఇక్కడ మళ్ళీ TM10 మోడ్ యొక్క ఫీల్డ్ డిస్ట్రిబ్యూషన్ ని చూద్దాం కాబట్టి ఫీల్డ్ నుండి 0 నుండి వరకు ఉంటుంది మరియు ఈ వెడల్పు ఫీల్డ్ వెంట ఏకరీతిగా ఉంటుంది కాబట్టి మీరు ఈ ప్రత్యేకమైన విషయం ఫీల్డ్ వెంట 0 అని మరియు వోల్టేజ్ 0 అయితే షార్ట్ సర్క్యూట్ ద్వారా భర్తీ చేయవచ్చని మీరు చూడవచ్చు కాబట్టి అంటే λ2 పొడవు RMSA ను ఉపయోగించటానికి బదులుగా మనం వాస్తవానికి λ4 పొడవు గల RMSA ను ఉపయోగించవచ్చు అంటే మనము పరిమాణాన్ని దాదాపు 50 తగ్గించాము వాస్తవానికి ఈ మొత్తం వెడల్పును తగ్గించడానికి బదులుగా మనం ఇక్కడ చిన్నదిగా ఉంచినట్లయితే పరిమాణం మరింత తగ్గుతుంది ఆ ప్రత్యేక సందర్భంలో ఒకే చిన్నది ఉంటే ఏమి జరుగుతుంది అప్పుడు ఈ పొడవు λ4 అవుతుంది దీర్ఘచతురస్రాకార పాచ్ లోపల స్లాట్లను కత్తిరించడం ద్వారా కాంపాక్ట్ యాంటెన్నాను కూడా గ్రహించవచ్చు కాబట్టి దీని గురించి ఆలోచించండి ఇక్కడ 1 స్లాట్ ని కత్తిరించిన అసలు దీర్ఘచతురస్రాకార ప్యాచ్ మనము ఇక్కడ మరొక స్లాట్ ని కత్తిరించాము ఇది అంచు వలె కనిపిస్తుంది ఇప్పుడు దీర్ఘచతురస్రాకార మైక్రోస్ట్రిప్ యాంటెన్నా పొడవు ఈ పాయింట్ నుండి ఈ పాయింట్ వరకు L కి సమానం కానీ ఏది ఏమయినప్పటికీ H ఆకారంలో ఉన్న MSA ప్రభావవంతమైన పొడవు ఇప్పుడు ఈ పాయింట్ నుండి ఈ పాయింట్ వరకు ఉన్న పొడవు యొక్క సగటుకు సమానంగా ఉంటుంది మరియు ఇక్కడకు వెళుతుంది తరువాత ఇక్కడ మరొక మార్గం మరియు ఇక్కడ మరొక మార్గం ఉంది కాబట్టి మనము ఈ మార్గం యొక్క సగటును తీసుకోవాలి అంటే మొత్తం మార్గం పొడవు ఖచ్చితంగా పొడవు l కంటే ఎక్కువగా ఉంటుంది మరియు అందువల్ల ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది కాబట్టి కాంపాక్ట్ యాంటెన్నాను ఇక్కడ చిన్నదిగా ఉంచడం ద్వారా మనం గ్రహించవచ్చు కాబట్టి మనము ఇక్కడ షార్ట్ సర్క్యూట్ చేస్తే కాబట్టి ఇప్పుడు ఈ నిర్దిష్ట పొడవు సుమారు λ4 కి సమానంగా ఉంటుందని మనము అని చెప్పగలం కాబట్టి పరిమాణం మరింత తగ్గుతుంది వాస్తవానికి నేను ఇక్కడ ఒక స్లాట్ను చూపించాను ఒకరు బహుళ స్లాట్లను ఉపయోగించవచ్చు కాబట్టి ఆ ప్రభావవంతమైన పొడవు పెరుగుతుంది తద్వారా ఆపరేషన్ యొక్క ఫ్రీక్వెన్సీని తగ్గిస్తుంది ఇప్పుడు చదరపు మైక్రోస్ట్రిప్ యాంటెన్నా ఉపయోగించి వృత్తాకార పోలరైజేషన్ ని కూడా పొందవచ్చు కాబట్టి మనం ఏమి చేయాలి ఇది చదరపు మైక్రోస్ట్రిప్ యాంటెన్నా కాబట్టి మనము X యాక్సిస్ వెంట 1∠0 ఫీడ్ చేస్తాము మనము Y అక్షం వెంట 1∠900 ద్వారా ఫీడ్ చేస్తాము ఎడమ చేతి వృత్తాకార పోలరైజేషన్ కోసం ఇప్పుడు ఈ ప్రత్యేకమైన ఫీడ్ కోసం నేను మళ్ళీ ప్రస్తావించాలనుకుంటున్నాను ఇది వాస్తవానికి శూన్యమైనది అంటే 0 ఫీల్డ్ కాబట్టి ఇక్కడ ఏదైనా ఫీడ్ ఇక్కడ ఈ ప్రత్యేక ఫీడ్ పనితీరును ప్రభావితం చేయదు అదేవిధంగా ఈ ప్రత్యేక ఫీడ్ కోసం ఇది ఆర్తోగోనల్ పాయింట్ కాబట్టి అది నల్ లేదా షార్ట్ సర్క్యూట్కు అనుగుణంగా ఉంటుంది కాబట్టి ఇది ఈ ప్రత్యేకమైన ఫీడ్ను ప్రభావితం చేయదు కాబట్టి రెండు ఫీడ్లు ఒకదానికొకటి ఐసోలేటెడ్ గా ఉంటాయి కాబట్టి ఈ ప్రత్యేకమైన యాంటెన్నా యొక్క రేడియేషన్ పాట్రన్ ని చూద్దాం కాబట్టి నేను సాధారణ Eθ లేదా Eφ పాట్రన్ ని ఇక్కడ చూపాను కానీ నేను ఇక్కడ EL మరియు ER ని చూపించాను EL లెఫ్ట్ హ్యాండ్ సర్కులర్ పోలరైజేషన్ భాగం ER రైట్ హ్యాండ్ సర్కులర్ పోలరైజేషన్ భాగం కాబట్టి ఇది మంచి లెఫ్ట్ హ్యాండ్ సర్కులర్ పోలరైజేషన్ రేడియేషన్ ప్యాట్రన్ అని మీరు చూడవచ్చు మరియు ఇక్కడ ఆర్తోగోనల్ భాగం చాలా తక్కువ ఇప్పుడు యాంటెన్నా యొక్క గెయిన్ పెంచడానికి అర్రే యొక్క ఉదాహరణ తీసుకుందాం కాబట్టి 8 x 8 కార్పొరేట్ ఫెడ్ మైక్రోస్ట్రిప్ యాంటెన్నా అర్రే ఈ ప్రత్యేక స్లైడ్లో ఇక్కడ చూపబడింది కాబట్టి మొత్తం ఫీడ్ నెట్వర్క్ కూడా పాచెస్తో కలిసి ఉందని మీరు చూడవచ్చు కాబట్టి మొదట ఈ 2 x 2 అర్రే తో ప్రారంభిస్తాను కాబట్టి మనము మొదట 2 x 2 అర్రేతో ప్రారంభిస్తాము కాబట్టివద్ద ఫీడ్ ఉందని మీరు చూడవచ్చు అంచు వద్ద ఇంపిడెన్స్ సాపేక్షంగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ప్రత్యేకమైన పాయింట్ వద్ద క్వార్టర్ వేవ్ ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది క్వార్టర్ వేవ్ ట్రాన్స్ఫార్మర్ను ఉపయోగించాలి మరియు అప్పుడు మరొక క్వార్టర్ వేవ్ ట్రాన్స్ఫార్మర్ పైగా ఇక్కడ 100Ω గురించి ఈ రెసిస్టెన్స్ ని మార్చటానికి ఉంచబడింది ఇప్పుడు ఇది ఈ ప్రత్యేక భాగానికి సమానంగా ఉంటుంది కాబట్టి 100 కి 100 సమాంతరంగా ఉంటే 50Ω అవుతుంది కాబట్టి అంటే మీరు ఈ 2x2 అర్రే ఫీడ్ను ఇక్కడ ఉపయోగిస్తే మీకు 2x2 సరిపోలిన అర్రే సరే ఉంటుంది మరియు వాస్తవానికి ఒకే పాచ్తో పోలిస్తే ఎక్కువ గెయిన్ ఉంటుంది ఇప్పుడు ఈ 2x2 అర్రే 4x4 అర్రే కి విస్తరించబడింది ఇది ఇక్కడ పునరావృతమవుతుందని మీరు చూడవచ్చు కాబట్టి మరొక 2x2 మరొక 2x2 మరొక 2x2 మరియు ఇప్పుడు ఇవి కలిసి కనెక్ట్ చేయబడ్డాయి కాబట్టి మనం ఏమి చేయాలో ముందు క్వార్టర్ వేవ్ ట్రాన్స్ఫార్మర్ ఉపయోగించి ఈ ఇంపిడెన్స్ను బదిలీ చేస్తాము ఈ ఇంపిడెన్స్ను 100కి బదిలీ చేయడానికి మరో క్వార్టర్ వేవ్ ట్రాన్స్ఫార్మర్ Ω 100 || 100 50 కాబట్టి ఈ ప్రత్యేకమైన విషయం 4 x 4 అర్రే అవుతుంది ఈ ప్రత్యేక భావన 8x8 అర్రే కి విస్తరించబడింది కాబట్టి ఈ ప్రత్యేక అర్రే యొక్క ఫలితాన్ని చూద్దాం కాబట్టి మనము మళ్ళీ IE3D సాఫ్ట్వేర్ను ఉపయోగించి సిమ్యులేట్ చేశాము ఇది VSWR వర్సెస్ ఫ్రీక్వెన్సీ ప్లాట్ అని మీరు చూడవచ్చు కాబట్టి మీరు VSWR 1 5 కొరకు బ్యాండ్విడ్త్ 8 55 నుండి 9 GHz కంటే ఎక్కువ ఇది 5 బ్యాండ్విడ్త్ 75 GHz వద్ద రేడియేషన్ నమూనాను చూద్దాం ఇది ఈ ప్రత్యేకమైన యాంటెన్నా యొక్క కేంద్ర పౌనఃపున్యం ఇది ప్రధాన బీమ్ అని మీరు చూడవచ్చు మరియు అక్కడ బహుళ సైడ్ లోబ్లు ఉన్నాయి దయచేసి మనము లీనియర్ అర్రే మరియు ప్లానార్ అర్రే గురించి మాట్లాడినప్పుడు అర్రే సిద్ధాంతాన్ని గుర్తుకు తెచ్చుకోండి సైడ్ లోబ్ స్థాయిలు ఉంటాయని నేను మీకు చెప్పాను కాబట్టి ఇక్కడ 2 ప్లాట్లు ఉన్నాయి అవి ఒకేలా కనిపిస్తాయి కానీ E ప్లేన్ కోసం ఒక ప్లాట్లు మరియు మరొక ప్లాట్లు హెచ్ ప్లేన్ కోసం ఉన్నాయి కాబట్టి E ప్లేన్ హాఫ్ పవర్ బీమ్విడ్త్ 9 90 ఇది H ప్లేన్ హాఫ్ పవర్ బీమ్విడ్త్ 9 40 తోసమానంగా ఉంటుంది సైడ్ లోబ్ స్థాయిలు అవి 12 5 డిబి కంటే తక్కువగా ఉన్నాయని మీరు చూడవచ్చు ఇతర సైడ్ లోబ్స్ ఇక్కడ ఈ ప్రత్యేక విలువ కంటే తక్కువగా ఉన్నాయి మరియు ఈ ప్రత్యేకమైన యాంటెన్నా యొక్క గెయిన్ 21 కాబట్టి ఒకే ప్యాచ్ గురించి ఆలోచించండి మనకు 2 డిబి మాత్రమే లాభం ఉన్న డైపోల్ యాంటెన్నా కోసం 6 డిబి లాభం ఉంది కానీ 8 x 8 మైక్రోస్ట్రిప్ యాంటెన్నా అర్రే ని ఉపయోగించడం ద్వారా మనం సుమారు 21 డిబి గెయిన్ ని పొందవచ్చు వాస్తవానికి ఈ భావనను 16 x 16 అర్రే కి లేదా 32 x 32 అర్రే కి విస్తరించవచ్చు కాబట్టి ఈ రోజు త్వరగా సంగ్రహించడానికి మనము మైక్రోస్ట్రిప్ యాంటెన్నా గురించి మాట్లాడాము దీనిలో అనేక ప్రయోజనాలు ఉన్నాయి అందుకే దీనిని చాలా అనువర్తనాల్లో ఉపయోగిస్తారు చిన్న బ్యాండ్విడ్త్ వంటి కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి కానీ బ్యాండ్విడ్త్ పెంచడానికి మనము 2 వేర్వేరు కాన్ఫిగరేషన్ల గురించి మాట్లాడాము తక్కువ పౌన పున్యంలో అధిక పరిమాణం యొక్క ప్రతికూలత ఉంది కానీ యాంటెన్నా యొక్క మొత్తం పరిమాణాన్ని తగ్గించడానికి మనము కాంపాక్ట్ యాంటెన్నా గురించి మాట్లాడాము ఇది తక్కువ విద్యుత్ నిర్వహణ సామర్థ్యం యొక్క ప్రతికూలతను కలిగి ఉంది కాని మీకు 2 లోహ పలకలను చూపించాము ఇవి గాలిలో వేలాడుతున్నాయి మరియు కేంద్రంలో లోహ పోస్ట్ ద్వారా సపోర్ట్ ఇవ్వబడింది ఇది కిలోవాట్ల శక్తి ని నిర్వహించగలదు ఇది తక్కువ గెయిన్ యొక్క ప్రతికూలతను కలిగి ఉంది కాని 21 dBi యొక్క గెయిన్ లను గ్రహించడానికి మనము 8 x 8 కార్పొరేట్ ఫెడ్ అర్రే ని ఉపయోగిస్తాము వాస్తవానికి పెద్ద సంఖ్యలో ఎలిమెంట్ లను ఉపయోగించడం ద్వారా గెయిన్ పెరుగుతుంది చాలా ధన్యవాదాలు